అందరికీ నమస్కారం ఈ విభాగంలో పరిశోధనా కార్యకలాపాలపై చర్చలో భాగంగా మరియు ప్రత్యేకంగా ప్రయోగాత్మక పరిశోధన కార్యకలాపాలపై చర్చలో భాగంగా మనము మా పరిశోధనా ప్రయోగశాల అమరికలో భద్రతను పరిశీలిస్తాము కాబట్టి ఇప్పుడు భద్రత అనేది చాలా విస్తృతమైన విషయం ఇది చాలా వృత్తిపరమైన పని పరిస్థితులలో చాలా వివరంగా వ్యవహరించే విషయం అందువల్ల మేము ఇక్కడ ఏమి చేయబోతున్నాం అంటే ప్రజలు తమ ప్రయోగశాలలలో ఎదుర్కొనే కొన్ని సాధారణ విషయాలతో సంబంధం ఉన్న భద్రత యొక్క నిర్దిష్ట అంశాలను క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాము మీరు భద్రతపై మరింత విస్తృతమైన చర్చను కోరుకుంటే మీరు భద్రతపై దృష్టి సారించిన కోర్సులకు హాజరు కావాలి మరియు నేను ఇక్కడ హైలైట్ చేస్తున్న కొన్ని పాయింట్లు ఇక్కడ చాలా క్లుప్త విభాగంలో వాస్తవానికి అక్కడ ఉన్న అనేక భద్రతా కోర్సులలో చాలా వివరంగా వివరించబడిన విషయాలు వాటిలో చాలా కోర్సులు అంతర్జాతీయంగా ఉన్నాయి మరియు మీరు ఖచ్చితంగా భద్రతకు సంబంధించి ఉన్న ఆందోళనల పరిధిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఆ కోర్సుల సహాయం తీసుకోవాలి ఇప్పుడు పారిశ్రామిక నేపధ్యంలో భద్రత ఉంది ఇది పరిశోధనా ప్రయోగశాల అమరికలో కూడా ఉంది పారిశ్రామిక అమరిక మరియు పరిశోధనా ప్రయోగశాల అమరిక మధ్య ఒక ప్రధాన వ్యత్యాసం ఉంది పారిశ్రామిక నేపధ్యంలో సాధారణంగా పరిశ్రమలో ప్రతి వ్యక్తి చేసే కార్యకలాపాలు వాస్తవానికి చాలా బాగా నిర్వచించబడతాయి కాబట్టి కొంత కాలానికి ఆ కార్యాచరణలో చాలా తక్కువ వైవిధ్యం ఉంటుంది అందువల్ల వారు అనుసరించే విధానాలు వారు కలిగి ఉన్న భద్రతా పరికరాలు మరియు వారు దృష్టి సారించే భద్రత యొక్క అంశాలు వాస్తవానికి ప్రతి వ్యక్తికి బాగా నిర్వచించబడతాయి పరిశోధనా ప్రయోగశాల అమరికలో వాస్తవానికి ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది ఎక్కువ సమయం మనము కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తాము మనము క్రొత్త ప్రయోగాత్మక సెటప్లను తయారుచేస్తాము మరియు మన ప్రయోగంలో కొన్ని క్రొత్త లక్షణాలను ప్రయత్నిస్తాము అందువల్ల మనము తరచూ సరిహద్దులను వివిధ దిశల్లోదాటేస్తూ ఉంటాము అందువల్ల ఆ ప్రయోగం యొక్క అంశాలను గుర్తించడంలో మనం మరింత చురుకుగా పాల్గొనవలసి ఉంటుంది అందుకే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి మరియు మనం ఇక్కడ ఎక్కువ ప్రయత్నం చేయాలి మరియు ప్రయోగం సురక్షితంగా జరిగేలా చూసుకోవాలి ఇప్పుడు ప్రయోగశాలలో ఉన్న ప్రజలందరికీ మీ కోసం మరియు పరికరాల కోసం మరియు ప్రయోగానికి కూడా భద్రత ముఖ్యం ఇప్పుడు భద్రత సంస్కృతి యొక్క ఒక అంశం కూడా అని నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇది మీలో మీరు నిర్మించాల్సిన విషయం ఇది రాత్రికి రాత్రే జరగదు ఇది కొన్ని విధానాలను అనుసరించే విషయం మాత్రమే కాదు ఇది భద్రతా ప్రక్రియలో పాల్గొంటుంది అప్పుడే మీరు మీ కార్యాలయాన్ని చాలా సురక్షితమైన కార్యాలయంగా మార్చవచ్చు ఇప్పుడు ఒక సాధారణ ప్రయోగశాలలో మీరు ఒక సాధారణ ప్రయోగశాలలో చూసే కొన్ని విషయాలు చూద్దాం వీటిని పరిష్కరించడానికి అధికారిక మార్గాలు అవసరమవుతాయి తద్వారా మీరు సురక్షితమైన పద్ధతిలో చేస్తారు మొదట చాలా ప్రయోగశాలలలో మీరు రసాయనాలను చూస్తారు కాబట్టి రసాయనాలు చాలా ప్రయోగశాలలలో చాలా సాధారణమైనవి మీకు ఆసిడ్ లు ఉంటాయి మీరు బేస్ లను కలిగి ఉంటారు మీరు పౌడర్ నమూనాలను జీవ నమూనాలు మరియు మొదలైనవి కలిగి ఉంటారు కాబట్టి వివిధ రకాలైన రసాయనాలు కాబట్టి మీరు ప్రయోగశాలలో ఉండే రకరకాల రసాయనాలను కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు సురక్షితంగా వీటిని నిర్వహించడానికి కొంత స్థాయి అధికారిక శ్రద్ధ అవసరం ప్రయోగశాలలో సాధారణంగా ఉండే మరొక విషయం విద్యుత్ నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ప్రయోగశాలలో ఉన్న ప్రాథమిక మౌలిక సదుపాయాలకు శక్తినివ్వడానికి అది లైట్లు కావచ్చు అది ఫ్యాన్ లు కావచ్చు ఇంకేదో ఒక రకమైనది కావచ్చు ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ అది ఏమైనా లేదా మీ ప్రయోగం కోసం మీరు ఉపయోగించే పరికరాలు పనిచేయడానికి విద్యుత్ అవసరం కాబట్టి ప్రయోగశాలలలో సాధారణంగా ఉండే మరొక విషయం విద్యుత్తు మరియు ఇది మనం చాలా తరచుగా తీసుకునే వాటిలో ఒకటి ఎందుకంటే ఇది మనం రోజువారీగా చూసేది కానీ ఇప్పటికీ వాస్తవానికి మనము దానిని సురక్షితంగా నిర్వహిస్తున్నట్లు నిర్ధారించడానికి విద్యుత్తు విషయంలో మనం తెలుసుకోవలసిన చాలా గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రయోగశాలలలో సాధారణంగా కనిపించే మూడవ ది నీరు మీరు ఎల్లప్పుడూ మీరు వెళ్లే చోట ఒక రకమైన సింక్ లేదా వాష్ బేసిన్ కలిగి ఉంటారు గాజు పాత్రలను శుభ్రపరచడం బహుశా మీ చేతులు మీరు అక్కడ చేయగలిగే కొన్ని విభిన్న విషయాలు ఉన్నాయి కాబట్టి నిరంతరం ప్రయోగశాలలు కొంత నీటి వనరును కలిగి ఉంటాయి ప్రయోగశాలలో నీటి కోసం కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి ఇది ప్రయోగశాలలో చాలా సాధారణమైన మూడవ విషయం ప్రయోగశాలలలో చాలా సాధారణమైన నాల్గవది గ్యాస్ బాటిల్స్ వాస్తవానికి మీరు ఏ ప్రయోగాలు చేస్తున్నారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది కానీ చాలా ప్రయోగాలకు తరచుగా నియంత్రిత వాతావరణం అవసరం కాబట్టి మీకు నైట్రోజన్ బాటిల్ ఉండవచ్చు బహుశా మీకు ఆర్గాన్ బాటిల్ ఉండవచ్చు లేదా ఎయిర్ బాటిల్ కూడా ఉండవచ్చు కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే బాటిల్ అనేది ఒత్తిడితో కూడిన యూనిట్ అధిక పీడనంలో దాని లోపల గ్యాస్ ఉంది కాబట్టి దానిని నిర్వహించడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంది కనుక దీనిని సురక్షితంగా నిర్వహించాలి కాబట్టి ఇది ప్రయోగశాలలలో మనం చూసే ఇతర సాధారణ విషయం చివరకు ప్రయోగశాలలలో సాధారణంగా ఉన్నవాటి నుండి నేను హైలైట్ చేసే ఇతర విషయం ఉష్ణ మూలం దాదాపు అన్ని ప్రయోగశాలలలో మనకు కనీసం వేడి పలక ఉంది అక్కడ మనము మన నమూనాలను వేడి చేస్తాము లేదా మీరు ఓవెన్ కలిగి ఉండవచ్చు అక్కడ మీరు తేమను తొలగించడానికి కొంత సాంపుల్ ని కాల్చవచ్చు లేదా అలాంటిదే లేదా మీకు కొలిమి ఉంటుంది మరియు ఫర్నేసులు ఉష్ణోగ్రతలో ఉంటాయి గది ఉష్ణోగ్రత నుండి 1000 డిగ్రీల సెల్సియస్ 1500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి కాబట్టి అవి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు మరియు మీరు కొలిమిలను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నిలువుగా ఉండే ఫర్నేసులు కూడా ఉన్నాయి క్షితిజ సమాంతర కొలిమిలు ఉన్నాయి బాక్స్ రకం ఫర్నేసులు ఉన్నాయి ట్యూబ్ రకం ఫర్నేసులు ఉన్నాయి అందువల్ల మీకు అక్కడ ఉన్న కొలిమిల రకంలో చాలా వైవిధ్యాలు ఉన్నాయి కానీ ప్రధానంగా అవి మీ కార్యాలయంలోకి వేడిని తీసుకువస్తాయి వీటిని నియంత్రించవచ్చు ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది మరియు అందువల్ల మీరు వేడి యొక్క మూలాన్ని నిర్వహించేటపుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ప్రయోగశాలలో చూసే ప్రధాన పరికరాలు ఇవి మరికొన్ని నిమిషాల్లో మీరు ఎప్పుడైనా ప్రయోగశాలలో చేయగలిగే ఈ ప్రతి కార్యకలాపాలతో అనుబంధించబడిన కొన్ని ప్రధాన భద్రతా అంశాలను పరిశీలిస్తాము మనము ప్రయోగశాలలో ధరించే సాధారణ దుస్తులు మీతో చర్చించడం ద్వారా నేను ప్రారంభిస్తాను కాబట్టి రోజూ ధరించడం మంచిది మరియు ధరించడం మంచిది ఇది మీరు చేసే అనేక పనులలో స్వయంచాలకంగా భద్రతను పెంచుతుంది మొదట ల్యాబ్ కోటు ధరించడం కాబట్టి మీరు ప్రయోగశాల కు వచ్చిన క్షణం మీకు ల్యాబ్ కోట్ ఉండాలి మరియు మీరు దానిని ధరించాలి ఇది మీరు చేయవలసిన ఒక సాధారణ పని ఇది మీకు కొంత భద్రతను ఇస్తుంది కాబట్టి చాలా విషయాలు మీకు ఉంటే మీకు తెలుసా కొన్ని రసాయన చుక్కలు మీపై పడవచ్చు అవి మీపై నేరుగా పడవు అవి మీ ల్యాబ్ కోటుపై పడతాయి కాబట్టి అది మీకు కొంత రక్షణను అందిస్తుంది ఈ రోజు నేను మీకు చూపించబోయే చాలా పరికరాలు చాలా చౌకైనవి కొనడానికి చాలా తేలికైనవి అందువల్ల అవి మీకు ఎక్కువ ఖర్చు చేయవు కానీ అవి మీ కార్యాలయంలో మీ భద్రతను బాగా పెంచుతాయి కాబట్టి నేను చెప్పిన మొదటిది మీ ల్యాబ్ కోట్ మీరు రోజూ ఉపయోగించడానికి ఒకదాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి మీరు ప్రయోగశాలలో కలిగి ఉండవలసిన ఇతర సాధారణమైనది ఏమిటంటే మీకు తెలుసా చేతి తొడుగులు ఇవి నైట్రిల్ గ్లోవ్స్ మన చుట్టూ ఉన్న చేతి తొడుగుల యొక్క ఇతర రూపాలను నేను మీకు చూపిస్తాను కాబట్టి ఇది మీరు ధరించగల ప్రామాణిక పరికరం మన మొట్టమొదటి రక్షణ కల్పించాల్సినది మన చర్మం ఆపై మీరు ఏ నమూనాలను నిర్వహిస్తున్నారో మీకు తెలుస్తుంది మీరు నిజంగా మీ చేతుల్లో నమూనాలను ఉంచబోతున్నారు మీరు చేతి తొడుగులు కలిగి ఉండకపోతే మీ చర్మ రంధ్రాలను దానితో నింపుతారు కాబట్టి అది ఏమైనప్పటికీ ఇది కార్బన్ నమూనా అయినా లేదా మీరు ఉపయోగిస్తున్న మరేదైనా నమూనా అయినా విషపూరితమైనది ఏమిటో మీకు తెలియదు నిత్యకృత్యంగా మీరు దేనినైనా నిర్వహిస్తూ ఉండవచ్చు మరియు మీరు చేయకపోతే నమూనాల విషపూరితం యొక్క స్థాయి ఏమిటో మీరు వెంటనే అప్రమత్తంగా గ్రహించలేకపోవచ్చు కాబట్టి మీరు ప్రయోగశాలలో ఉన్నప్పుడు వివిధ రకాల ప్రయోగాలపై పనిచేయడం ప్రారంభించినప్పుడు మీ చేతుల్లో ఒక జత చేతి తొడుగులు ఉంచడం మంచిది ఇది స్వయంచాలకంగా మీకు కొంత ఇన్సులేషన్ ను అందిస్తుంది ఇవి తగినంత సన్నగా ఉంటాయి తద్వారా మీరు ఏమి నిర్వహిస్తున్నారనే భావన మీకు ఉంటుంది కాబట్టి అవి మీ ప్రయోగానికి అడ్డురావు కానీ అవి మీకు చాలా రక్షణను అందిస్తాయి మీరు ఒక జత చేతి తొడుగులు ధరించినప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన ఏకైక విషయం ఏమిటంటే వాటిలో కొన్ని ప్రత్యేకమైన ద్రావకం లేదా ప్రత్యేకమైన ద్రవ రూపాన్ని నిర్వహించకపోవచ్చు కాబట్టి గ్లోవ్ యొక్క సామర్ధ్యం ఏమిటో మీరు తెలుసుకోవాలి ఆ తరువాత దానిని ఉపయోగించుకోండి మూడవ అతి ముఖ్యమైన విషయం ఇది మూడవ అతి ముఖ్యమైన విషయం కూడా చెప్పను అది అక్కడ ఉన్న అతి ముఖ్యమైన విషయం కానీ నేను మాట్లాడబోయే మూడవది భద్రతా గ్లాసెస్ కళ్ళ జోడు మీరు గమనిస్తే నేను ఇప్పటికే ఒక జత అద్దాలు ధరించాను కాబట్టి మీరు ఒక జత అద్దాలు ధరించిన తర్వాత మీరు మరేదైనా ధరించాల్సిన అవసరం లేదని చాలా మంది అనుకుంటారు నిజానికి ఇది చాలా తప్పు భావన కాబట్టి భద్రతా అద్దాలు కేవలం ఒక జత సాధారణ అద్దాల నుండి భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ సాధారణ అద్దాలకు పవర్ ఉంది వాటికి కొంత పవర్ ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా అవి నా కంటి చూపు కోసం రూపొందించబడ్డాయి మరియు అందుకే నేను వాటిని ధరిస్తున్నాను కానీ ముఖ్యంగా ఈ అద్దాల యొక్క రెండు అంశాలు భద్రతా పరికరంగా సరిపోవు మొదటిది ఇది మీకు పూర్తిగా కప్పబడలేదు కనుక రక్షణ అందించదు మీరు చూసేటప్పుడు నా కళ్ళు ఈ వైపు తెరిచి ఉన్నాయి ఈ వైపు తెరిచి ఉంది పైభాగం తెరిచి ఉంది దిగువ తెరిచి ఉంది కాబట్టి నేను ఏదైనా ప్రయోగం చేస్తుంటే ఏదో ఒకటి చిందినట్లయితే అది నా కళ్ళకు చేరే అవకాశం ఉంది మరియు అది మనం నివారించాల్సిన విషయం కాబట్టి మీ కళ్ళకు మెరుగైన రక్షణ కల్పించే భద్రతా అద్దాలు మనకు ఉన్నాయి కాబట్టి అది నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి ఈ గ్లాస్ మంచిది కాదని అది అందించే రక్షణ ఒక అంశం అది కానీ భద్రతా పరికరం వలె ఇది పనిచేయని మరొక అంశం ఉంది మరియు ఇది పగిలిపోయేది కాబట్టి ఇది కేవలం గాజు కాబట్టి ఏదైనా దానిని తాకినట్లయితే అది కలిగి ఉన్న వేగాన్ని బట్టి గాజు పగిలిపోతుంది కాబట్టి గాజు ముక్కలైతే అది మీ కంటికి మరింత ప్రమాదకరం మీ కంటికి కొట్టే వస్తువు కంటే ఆ గాజు నుండి ఇప్పుడు మీ కంటిలోకి ప్రవేశించగల గాజు ముక్కలు చాలా ఉన్నాయి కాబట్టి కంటి భద్రతా పరికరాలు చేయవలసిన రెండు పనులు మీ కంటిని కప్పి ఉంచడం మరియు సహేతుకంగా ముక్కలైపోకుండా ఉండడం కాబట్టి ఇక్కడ భద్రతా అద్దాల యొక్క ఉదాహరణ ఇది బాగా కప్పబడి ఉందని మీరు చూడవచ్చు అన్ని వైపులా కప్పబడి ఉన్నట్లు మీరు చూడవచ్చు ఈ వైపు కప్పబడి ఉంటుంది ఈ వైపు కూడా కప్పబడి ఉంటుంది పైభాగం కప్పబడి దిగువ కప్పబడి ఉంటుంది కాబట్టి నేను ఉంటే మరియు సాధారణంగా ఇవి కొంచెం పెద్దవిగా ఉంటాయి తద్వారా మీరు వాటిని మీ ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ లేదా మీ స్టాండర్డ్ గ్లాసెస్ పైన ధరించవచ్చు మీరు ఉపయోగిస్తున్న కళ్ళజోడు కాబట్టి అవి ప్రత్యేకంగా ఆ విధంగా రూపొందించబడ్డాయి కాబట్టి నేను దీన్ని హాయిగా ధరించగలను మరియు అది నా కంటిని కప్పివేస్తుంది ఇది నేను ఉపయోగిస్తున్న అద్దాలను కూడా కప్పివేస్తుంది కాబట్టి ఇది నా కంటి చూపును ప్రభావితం చేయదు నేను చూడాలనుకుంటున్నది ఏమైనప్పటికీ నేను ఇంకా చక్కగా చూడగలను కాని ఇది నాకు చాలా రక్షణను అందిస్తుంది మీకు అసౌకర్యాన్ని కలిగించే ఏకైక విషయం ఒకటి ఉండవచ్చు కానీ దీని కోసం మీరు చూడగలిగే రకరకాల అద్దాలు ఉన్నాయి వాస్తవానికి ఇది ఇక్కడ మీకు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ పని చేస్తున్నారనే దాని ఆధారంగా ఇది మీరు పనిచేస్తున్న తేమతో కూడిన వాతావరణం అయితే అది ఆ కారణంగా కొంచెం అసౌకర్యంగా మారవచ్చు కానీ అది మీకు అందించే భద్రత చాలా అవసరం వాస్తవానికి ఇది రసాయనాలతో పనిచేయడానికి మాత్రమే అవసరం అని చెప్పట్లేదు రసాయనం చిందటం విషయంలో మీకు సహాయపడే అంశాలను నేను బాగా వివరిస్తాను కానీ నిజంగా మీరు గోడపై మేకులు కొట్టడం సాధారణ విషయం మీరు మేకులు కొడుతున్నప్పుడు గోడపై మేకులు కొట్టేటప్పుడు మేకు జారిపోవచ్చు మరియు అది ఎగిరిపోవచ్చు మీరు దాన్ని కొట్టండి మరియు అది ఎగిరిపోతుంది మరియు అది ఎగిరినప్పుడు అది ఎక్కడికి ఎగురుతుందో దానిపై మీకు నియంత్రణ ఉండదు ఇది వ్యక్తి కంటికి సులభంగా తాకగలదు కాబట్టి కేవలం మేకులు కొట్టే చోట చాలా ప్రమాదాలు జరుగుతాయి మరియు ఇది వ్యక్తి కంటిపై దాడి చేస్తుంది మరియు ఇది కేవలం కొన్ని వందల రూపాయలు లేదా మీరు దానిని కొంత విదేశీ ప్రదేశంలో కొనుగోలు చేస్తే కొన్ని డాలర్లు ఖర్చు చేసే ఒక సాధారణ పరికరం అది మీ కంటికి గొప్ప స్థాయి భద్రతను అందిస్తుంది మరియు ఈ అద్దాలు రకరకాల అలంకార శైలిలో లభిస్తాయి కాబట్టి వాటిలో కొన్ని వాస్తవానికి బాగా నిర్వచించబడిన మరియు బాగా రక్షణ కల్పిస్తాయి ఇది ఏదైనా పడినప్పుడు అది అందించే రక్షణలో రాజీ పడకుండా కొంతవరకు గాలి ప్రవాహం ఉండేలా చూసుకుంటుంది కాబట్టి ఇవి ప్రబలంగా ఉన్న కొన్ని భద్రతా పరికరాలు మరికొన్ని మీకు చూపిస్తాను ప్రస్తుతం మనము నిర్దిష్ట భద్రతా పరికరాలను పరిశీలిస్తాము మరియు ఆ పరికరాల యొక్క కొన్ని లక్షణాలను నేను ఎత్తి చూపుతాను నేను ధరించిన కళ్ళ జోడు మీకు చూపించడం ద్వారా ప్రారంభిస్తాను ఆ కళ్ళ జోడు లో మనకు చాలా వైవిధ్యాలు ఉన్నాయని నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను మీకు చూపిస్తున్నది ఇదే కానీ ఇలాంటి అనేక ఇతర అద్దాలు ఉన్నాయి ఇవి వేర్వేరు ప్రయోజనాలకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు ప్రయోగంతో సంబంధం ఉన్న బలమైన కాంతిని కలిగి ఉన్నదాన్ని చూస్తున్నట్లయితే దీనికి కొన్ని అదనపు కవచాలు ఉన్నాయి మరియు మీకు కవచం కూడా ఉంది ప్రాథమికంగా మీ ముఖాన్ని కప్పి ఉంచే కవచం ఇది మీ ముఖం యొక్క పెద్ద విస్తృత ప్రాంతాన్ని కప్పి ఉంచుతుంది అప్పుడు మీరు కొన్ని ఇతర రకాల ప్రయోగాలు చేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఇవి మీరు ఉపయోగించగల కొన్ని రకాల భద్రతా పరికరాలు ఇవి ప్రధానంగా మీ కళ్ళను కాపాడుతాయి కానీ మీ ముఖం యొక్క సరసమైన భాగాన్ని కూడా కప్పి ఉంచుతాయి కాబట్టి ఇది కొన్ని పరికరాలు నేను అక్కడ చాలా రకాలు చెప్పాను మీరు దాని కోసం వెతుకుతున్నట్లయితే వీటి యొక్క అనేక సంస్కరణలను మీరు కనుగొంటారు ఇవి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం లక్ష్యంగా తాయారు చేసినవి కావచ్చు కాబట్టి మీరు దీన్ని నిజంగా చూడాలి మరియు దానిని కనుగొనండి కొనండి మీరు చేస్తున్న ప్రయోగాల ఆధారంగా మీరు మిమ్మల్ని దుమ్ము నుండి రక్షించుకోవలసి ఉంటుంది కాబట్టి దుమ్ము అనేది మీరు ఉపయోగిస్తున్న నమూనాపై ఆధారపడి ఉంటుంది మరియు ఇది నమూనా యొక్క వివరణపై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఒక సాధారణ డస్ట్ మాస్క్ ఇది మీరు పొందగలిగే శస్త్రచికిత్సా డస్ట్ మాస్క్ ఇది నేను ఇక్కడ ఎత్తి చూపుతున్నాను మరియు ఇది చాలా మెడికల్ స్టోర్స్ లేదా డ్రగ్ స్టోర్లలో సులభంగా లభిస్తుంది అప్పుడు మీరు వాటిని ఉపయోగించవచ్చు కానీ ఇది మీ ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం ఇది సరిపోతుంది ఇది నిర్దిష్ట రకాల నమూనాలతో అధికంగా పనికిరాదు కాబట్టి ఇది మీకు సరిపోతుందా లేదా అనే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇది సరిపోతుందా లేదా అని మీరు తెలుసుకోవాలి కానీ అది సరిపోతుంటే మీరు దానిని ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ధూళితో వ్యవహరించే మరింత విస్తృతమైన ముసుగు ఇక్కడ ముందు భాగంలో కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి వీటిలో మీరు ఏ విధమైన ఫిల్టర్ను ఉపయోగించాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు ఆపై దాన్ని ఉపయోగించండి ఇది పూర్తిగా కప్పి ఉంచుతుంది మీరు అలా ఉంచితే అది మీ ముక్కును పూర్తిగా కప్పివేస్తుంది ఆపై మీరు మీరు ఊపిరి పీల్చుకునే వాయువు ఈ పరికరం ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది కాబట్టి ఇది మీ ప్రయోగంలో భాగంగా ఉన్న ఏదైనా ప్రత్యేకమైన రసాయన ధూళి నుండి మిమ్మల్ని రక్షించడానికి మరింత విస్తృతమైన మరియు మీకు తెలిసిన పరికరం మనము ప్రయోగశాలలో చేసే ఉష్ణ పరికరాలతో సంబంధం ఉన్న భద్రతలో భాగంగా బహుశా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే వేడి వస్తువులు వేడిగా ఉండే పరికరాలు లేదా వేడిగా ఉండే నమూనాలను నిర్వహించడం స్ట్రెయిట్ ఫార్వర్డ్ థర్మల్ వేడిని తట్టుకోగల గ్లోవ్స్ ఉన్నాయి ఇవి సరసమైన వేడిని నిర్వహించగలవు మరియు వేడి నుండి మీ చేతులను రక్షించగలవు కాబట్టి ఇవి కొంచెం పెద్ద చేతి తొడుగులు మీరు ధరిస్తే సాధారణంగా నమూనాలను నిర్వహించడానికి కొంచెం గజిబిజిగా ఉంటుంది కానీ మీరు వేడిగా ఉండే పట్టకారని పట్టుకోవాలనుకుంటే లేదా మీకు అవసరమైన కొన్ని కొంచెం వేడిగా ఉండే కొన్ని నమూనాలను పట్టుకోవాలనుకుంటే మీరు అలవాటు చేసుకోవాలి ఈ చేతి తొడుగులు అందుబాటులో ఉన్నాయి మరియు ఇది ప్రయోగశాలలోని భద్రతా పరికరాల జాబితాకు జోదించబడుతుంది మీరు మీ ప్రయోగశాలలలో ఈ చేతి తొడుగుల సమితిని కలిగి ఉండాలి తద్వారా మీకు అవసరమైన విధంగా వాటిని ఉపయోగించవచ్చు ఇది నేను మీకు చూపించాలనుకున్న మరో జత చేతి తొడుగులు ఇవి వాస్తవానికి ప్రత్యేకంగా నిర్వహించడానికి ఉద్దేశించినవి మరియు ఇవి ఆసిడ్ లకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఆసిడ్ లతో పనిచేస్తుంటే ఇవి మంచి చేతి తొడుగులు తద్వారా మీరు వాటిని సురక్షితమైన రీతిలో నిర్వహించగలుగుతారు ఎందుకంటే మీ చేతిలో దేనినీ చిమ్మాలని మీరు కోరుకోరు మీ చేతిని చాలా ఘోరంగా తీవ్రంగా దెబ్బతన కుండా కాపాడతాయి కాబట్టి ఈ సందర్భంలో మీకు సహాయపడటానికి ఇవి సాధారణ భద్రతా పరికరాలు ఇవి సాధారణంగా లభించే చేతి తొడుగులు ఇది కూడా ఒక జత నైట్రిల్ గ్లోవ్స్ అక్కడ ఉన్నాయి అవి నేను ప్రస్తుతం ధరించిన వాటికి భిన్నమైన సంస్కరణలు వేర్వేరు పరిమాణాలు విభిన్న మందాలు మరియు మొదలైనవి అందుబాటులో ఉన్నాయి మరియు అవి మీకు సరసమైన భద్రతను అందిస్తాయి కాబట్టి నేను చెప్పినట్లుగా నేను మీకు చూపించినట్లుగా చేతి తొడుగులు ఉన్నాయి ఇవి మీ చేతులకు భద్రతను అందిస్తాయి ఆపై మీ ముక్కుకు మీ శ్వాస ప్రక్రియకు భద్రతను అందించే ముసుగులు ఉన్నాయి మరియు మీరు ధరించే యూనిఫాంతో పాటు మీ కళ్ళకు రక్షణ కల్పించే కవచాలు మరియు గాగుల్స్ సమితి ఆపై మీకు సాధారణ రక్షణను అందిస్తుంది కాబట్టి మనము ఇప్పుడు గ్యాస్ బాటిల్ భద్రత గురించి కొంచెం మాట్లాడుతాము మరియు నేను చెప్పినట్లుగా ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే నేను భద్రత యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలను ఎత్తి చూపాలనుకుంటున్నాను మరియు అన్ని సందర్భాల్లో ఈ అంశాల గురించి మరింత విస్తృతమైన వివరణ ఉంది కాబట్టి మనము గ్యాస్ బాటిల్తో వ్యవహరించేటప్పుడు శ్రద్ధ వహించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒత్తిడితో కూడిన వాయువు ఉన్న ఒక నిర్మాణం మరియు వాయువును గ్రహించడానికి మనము గ్యాస్ బాటిల్ పైన ఒక రెగ్యులేటర్ ను ఉంచుతాము మరియు ఇది మెడ కాబట్టి ఇప్పుడు మీరు రెగ్యులేటర్ను అమర్చిన తర్వాత మెడ సున్నితమైన పరిస్థితిలో ఉంది అంటే బాటిల్ పడిపోతే మెడ విరిగిపోయే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయి మెడ విరిగిపోతే వాయువు అనియంత్రిత రీతిలో బయటకు రావచ్చు ఆపై ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి మీరు గ్యాస్ బాటిళ్లతో వ్యవహరించేటప్పుడు చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఏమిటంటే గ్యాస్ బాటిల్ నిర్బంధంగా ఉందని అది కింద పడకుండా ఉందని నిర్ధారించుకోవాలి కాబట్టి చేయగలిగే ఒక సాధారణ విషయం ఏమిటంటే ఇలాంటి గొలుసును ఉంచడం తద్వారా అది గోడకు జతచేయబడుతుంది గోడపై మంచి భద్రతా వ్యవస్థ ఉండాలి దాని నుండి గొలుసు ఉంటుంది ఆపై గ్యాస్ బాటిల్ చుట్టూ వెళుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రయోగశాలలోకి అడుగుపెట్టినప్పుడు మీరు గ్యాస్ బాటిల్ను చూసినట్లయితే మీరు దానిని ఈ ప్రత్యేకమైన పద్ధతిలో నియంత్రించడాన్ని చూడాలి మీరు గ్యాస్ బాటిల్ చుట్టూ ఉన్న గొలుసును కలిగి ఉండటం సరిపోదని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం గొలుసు సుమారు మూడింట రెండు వంతుల లేదా అంతకంటే ఎక్కువ ఉంది అని మీరు నిర్ధారించుకోవాలి బాటిల్ ఎత్తులో మూడు వంతులు దగ్గరగా ఉంటుంది కాబట్టి అది బాటిల్ పడిపోదని నిర్ధారిస్తుంది కాబట్టి మీరు గొలుసు చాలా తక్కువగా ఉంటే అప్పుడు మీరు నిజంగా భద్రతా ప్రయోజనాన్ని అందించలేరు ఎందుకంటే ఇది చాలా తక్కువగా ఉంటే బాటిల్ ఎపుడైనా క్రింద పడవచ్చు ఇది సహేతుకంగా ఎక్కువగా ఉంటేనే బాటిల్ కింద పడదు కాబట్టి ఇది మీరు గ్యాస్ బాటిళ్లను నిర్వహించేటప్పుడు చేయగలిగే చాలా ముఖ్యమైన చాలా సులభమైన విషయం కానీ గ్యాస్ బాటిల్ను నిర్వహించే ప్రక్రియలో భద్రతకు చాలా అవసరమైనది మీకు ఈ రకమైన గొలుసు అమరిక ఉందని నిర్ధారించుకోవాలి అప్పుడు వాయువుల బాటిల్ను సురక్షితంగా ఉంచుతుంది ఇది గ్యాస్ బాటిల్ను కింద పడటానికి అనుమతించదు మీరు గ్యాస్ బాటిల్పై రెగ్యులేటర్ను ఉంచిన క్షణం నుండి ఇది చాలా ముఖ్యమైనది మీ ప్రయోగాత్మక సెటప్లో లేదా మీ ల్యాబ్లో మీరు ఎప్పుడూ గ్యాస్ బాటిల్ను ఎక్కడైతే మీరు ఒక రెగ్యులేటర్ను ఉంచారో ఎక్కడైతే ఈ మెడ కప్పబడి ఉండదో మరియు ఇంకా అది భద్రపరచబడలేని చోట అసలు గ్యాస్ బాటిల్ ను కలిగి ఉండకూడదు కాబట్టి మీరు దీన్ని ప్రత్యేకంగా ఈ ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పాటు చేసుకోవాలి మరియు ఇది గ్యాస్ బాటిళ్లతో సంబంధం ఉన్న భద్రతకు చాలా ముఖ్యమైన అంశం యాదృచ్ఛికంగా మీరు గ్యాస్ బాటిల్ను రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా అదే భద్రత ఉంటుంది సాధారణంగా గ్యాస్ బాటిల్ రవాణా చేయడానికి ట్రాలీలు ఉన్నాయి ఈ ట్రాలీలు వాటిలో ఒకేలాంటి అమరికను కలిగి ఉంటాయి తద్వారా ఆ ట్రాలీపై గ్యాస్ బాటిల్ లోడ్ అవుతుంది మరియు గ్యాస్ బాటిల్ను భద్రపరిచి మరియు క్రిందికి పడకుండా నిరోధించే ఒక వ్యవస్థ ఉంటుంది మరియు ఇది మీరు ఇక్కడ చూస్తున్న దానికి చాలా పోలి ఉంటుంది గ్యాస్ బాటిల్ చుట్టూ తగిన ఎత్తులో గ్యాస్ బాటిళ్లను కిందకు పడకుండా భద్రపరిచే ఒక రకమైన గొలుసు ఉంటుంది కాబట్టి ఇది మీరు చేయగలిగే చాలా సులభమైన పని కానీ ఇది మీ ప్రయోగశాల మరియు మీ ప్రయోగం యొక్క భద్రతను బాగా పెంచుతుంది మరియు ఇది ఖచ్చితంగా చేయాలి మీ ప్రయోగశాలలో భద్రపరచని గ్యాస్ బాటిల్ ఉండకూడదు